మునుపటి ఉపన్యాసంలో మనం హైసెన్బర్గ్ కైనమాటిక్ పరిమాణాల క్వాంటం మెకానికల్ సూత్రీకరణను పరిచయం చేసాము మనం చెప్పినది ఏమిటంటే x పరిమాణం ఉంటే అది సేకరణ సంఖ్య Cn ద్వారా సూచించబడుతుంది n α మరియు సంబంధిత ఫ్రీక్వెన్సీ n α మరియు Cnn α యొక్క టైం డిపెండెన్స్ వచ్చి einn αtగా ఇవ్వబడుతుంది ఈ సంఖ్యల సేకరణ దీని ద్వారా సూచించబడుతుంది మరొక పరిమాణం y ఉండవచ్చు దీనిని Dnn α nn α సేకరణ ద్వారా సూచించవచ్చు మరియు x y అనేది y x కు సమానం కాదని అక్కడ నేను చెప్పాను కనుక నేను చెప్పినది ఏమిటంటే తప్పనిసరిగా సమానంగా ఉండనవసరం లేదు అని ఉదాహరణకు నేను x ని x తో గుణించినట్లయితే స్పష్టంగా మనం దానిని ఇక్కడ మార్చినట్లయితే అదే విధంగా ఉంటుంది కానీ మనం లెక్కించే విధానం మాతృక గుణకారం వంటిది మరియు ఈ ఉపన్యాసంలో మనం చేయాలనుకుంటున్నది ఏమిటంటే ఈ సంఖ్యలు అనగా C పరంగా క్వాంటం కండిషన్ ని పొందడం అది మన లక్ష్యం కాబట్టి మళ్ళీ మనం కరస్పాండెన్స్ సూత్రానికి వెళ్తాము కానీ దీనికి ముందు ఇప్పుడు క్లాసికల్ మరియు క్వాంటం డొమైన్లలో డిఫరెన్షియేషన్ ని చూద్దాం మనం దీన్ని చేస్తున్నాము కానీ ఇప్పుడు దానిని క్లాసికల్ గా స్పష్టంగా చెప్తాము క్వాంటం సంఖ్య n చాలా పెద్దది మరియు అందువల్ల మనం డిఫరెన్షియేషన్ చేయగలము మరియు ఇది E కి సమానం ఇది d Ed n E1 ఎందుకంటే క్వాంటం మెకానిక్స్లో శాస్త్రీయంగా n n సంఖ్యలు తక్కువగా ఉన్నందున ఈ dEd n సాధ్యం కాదు కనుక క్వాంటం మెకానిక్స్ లో n చిన్నది కాబట్టి శాస్త్రీయ కోణంలో ఏదైనా డిఫరెన్షియేషన్ ని వ్యత్యాసంతో భర్తీ చేయబడాలి అంటే మనం రెండింటి మధ్య తేడాను గుర్తించాము కనుక ఉదాహరణకు క్లాసికల్ డొమైన్లో αωnαdEdn ని గుర్తుచేసుకోండి దానర్థం క్వాంటం డొమైన్ లో n→ ∞ αddn అనేది Enα Enవరకు వెళ్తుంది అది డిఫరెన్షియేషన్ లేక En En α1ఎందుకంటే n అనేది ఒకటి మనం క్లాసికల్ నుండి క్వాంటంకు పరివర్తన చేసినప్పుడు వచ్చే తేడా ఇది క్వాంటం అనగా వ్యత్యాసాలను కలిగి ఉంటుంది మరియు ddn ఈ తేడా అవుతుంది ఇక్కడ 2 క్వాంటం సంఖ్యలు తో విభిన్నంగా ఉంటాయి మరియు మనం దానిని ఉపయోగించుకోబోతున్నాం అందుకే నేను వ్రాసాను ఇప్పుడు హైసెన్బర్గ్ పేపర్కు ముందు మనకు ఫలితాలను ఇచ్చిన క్వాంటం కండిషన్ ఉంది అని గుర్తుంచుకోండి అది ∫pdxnh హైసెన్బర్గ్ చెప్పిన మొదటి విషయం దీన్నిఇంటిగ్రల్ రూపంలో ఉంచవద్దు ఎందుకంటే ఈ pdxవచ్చి nhconstant మరియు ఈ స్థిరాంకం మనకు తెలియదు కాబట్టి దీనిని అవకలన రూపంతో భర్తీ చేయాలి మరియు అందువల్ల అతను చెప్పినది రెండు వైపులా n కు సంబంధించి డెరివేటివ్ తీసుకోవడం ద్వారా భర్తీ చేయబడుతుంది అని ddn∫pdxhమరియు మీరు దానిని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత స్థిరాంకం బయటకు రావచ్చు ఇది ప్రాథమికంగా క్వాంటం మెకానిక్స్ అర్థంలో దీని అర్థం ∫pdxn ∫pdxn 1hఅతను మొదట క్వాంటం కండిషన్ను భర్తీ చేశాడు మరియు ఇప్పుడు మనం దీనిని C మరియు పరంగా పొందబోతున్నాము కనుక ఇప్పుడు అలా చేద్దాం కనుక మనం ఎప్పుడైతే pdx ను n→ ∞లో వ్రాస్తామో అప్పుడు కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగించడం మళ్ళీ మీరు చూస్తారు నేను n→ ∞ కు సమానమైన కొన్ని ఫలితాలను పొందుతాను మరియు వెంటనే వాటిని క్వాంటం మెకానికల్ భాషకు అనువదిస్తాను మరియు ఇది హైసెన్బర్గ్ చేసిన కరస్పాండెన్స్ సూత్రం యొక్క ఉపయోగంఇది ∫pdx కు సమానంగా ఉంటుంది ఇది నేను m∫v2dt అని కూడా వ్రాయగలను కాబట్టి ఇది ఇప్పటికీ n→ ∞ లో ఉందని అంచనా వేద్దాం x అనేది సమ్మేషన్ దానిని Ceiαωnt గా వ్రాద్దాం ఇది ఈ n t లేదా n వ స్థాయిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి v ఈ n వ స్థాయి t iαCeiαωnt కు సమానంగా ఉంటుంది కనుక v2t అనేది iαCωiβCωeiαβωnt కు సమానంగా ఉంటుంది మరియు నేను ఇంటిగ్రేషన్ చేసినప్పుడు 0Tv2tdt αβCC2n0Teiαβntdt అవుతుంది ఈ T అనేది 2πω తప్ప మరొకటి కాదని మీకు గుర్తు చేస్తున్నానుఇది n వ కక్ష్యకు కాలం అతి తక్కువ ఫ్రీక్వెన్సీ కోసం మిగతావన్నీ హార్మోనిక్స్ మరియు అందువల్ల ఇది α β కొరకు 0 α β కొరకు 0TeiαβntdtT ని సూచిస్తుంది ఎందుకంటే ఆ సందర్భంలో T వద్ద eiαβమరియు T వద్ద 0 సమానంగా ఉంటాయి కాబట్టి ఇది కాలం మరియు α β లేదా β α ఉన్నప్పుడు మాత్రమే ఈ పరిమాణం ఒకటి అవుతుంది మరియు అందువల్ల జవాబు వచ్చి క్యాపిటల్ T అవుతుంది కనుక 0Tv2tdt 22CC αTఅవుతుంది ఇప్పుడు αచే భర్తీ చేయబడింది అందుచేత 1 మరియు t యొక్క గుణకారం 2 వస్తుంది మరియు అందువలన దీనిని నేను 2πm22CC αగా వ్రాయగలను అది శాస్త్రీయ ఫలితం కాబట్టి n → ∞యొక్క పరిమితిలో ∫pdx అక్కడ వస్తుంది అక్కడ ఒక m కూడా ఉంది కనుక నాకు2πm22CC α వస్తుంది ఇప్పుడు నాకు అది శాస్త్రీయ ఫలితం లేదా అనంతమైన ఫలితం కావాలి ఇప్పుడు నేను దీనిని క్వాంటం ఫలితంలోకి అనువదించాలి మరియు అంతేకాదు నేను ddn∫pdxh ను వ్రాయవలసిన అవసరం ఉంది కాబట్టి దానిని వ్రాద్దాం నేను అలా చేస్తే 2πmddn22CC αh అవుతుంది ఇప్పుడు నేను కరస్పాండెన్స్ సూత్రాన్ని ఉపయోగించుకోబోతున్నాను కనుక నాకు 2πmddn2CC αh ఉంటుంది నేను క్వాంటం మెకానిక్స్ చేసినప్పుడు దీని అర్థం ఏమిటి గుర్తుంచుకోండిC మరియు ఈ విషయాలన్నీ n వ స్థాయికి అనుగుణంగా ఉంటాయి కనుకCప్రతి సంఖ్యను విడిగా వ్రాద్దాంC అనేది Cnn α గా ఉంటుంది C α అనేది Cn αmతప్ప మరేమీ కాదు ఇది Cn αm మనం దీనిని మునుపటి ఉపన్యాసంలో చేసాము మరియు ఇక్కడ నుండి నేను αωnnn αతీసుకోబోతున్నాను కాబట్టి నేను అనువదించినప్పుడు నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను నేను 2πmddnnn α|Cnn α |2h వ్రాస్తాను ఇప్పుడు క్వాంటం మెకానిక్స్ లో ddn అంటే ఏమిటి నేను ఏదో చేశానని గుర్తుంచుకోండి మరియు నేను ఇప్పుడు దాన్ని ఉపయోగించబోతున్నాను కాబట్టి నేను దీనిని 2πmddnnn α|Cnn α |2h అని వ్రాయబోతున్నాను మరియు ఇది పై వ్యత్యాసం తప్ప మరొకటి కాదు కనుక నేను దీనిని 2πmnαn|Cnαn |2 nn α|Cnn α |2h గా వ్రాస్తున్నాను అనేది ∞ నుండి వరకు మారుతుంది కాబట్టి క్వాంటం కండిషన్ 2πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h కి తిరిగి వ్రాస్తాను నేను ఇంకా బాగా చేయగలను మరియు దీనిని 2πmα ∞nαn|Cnαn |2 2πmα ∞|Cnn α |2nn αh గా వ్రాయగలను నేను ఈ పదాన్ని అనగా రెండవ పదాన్ని మార్చబోతున్నాను నేను ను α ద్వారా భర్తీ చేయబోతున్నాను మరియు దీనిని β∞ ∞|Cnnβ |2nnβ β ∞|Cnβn |2nβn గా వ్రాస్తాను నేను రెండిటిని మార్చుకుంటేపరివర్తన n నుండి nβ లేదా n ప్లస్ బీటా 2 బీటా ఉన్నప్పటికీ అది నిజంగా మారదు మరియు అందువల్ల నేను ఈ క్వాంటం కండిషన్ను 4πmα ∞nαn|Cnαn |2 nn α|Cnn α |2h గా కూడా వ్రాయగలను కాబట్టి మనకు అన్ని C ns మరియు s ఉన్నాయి మనకు క్వాంటం కండిషన్ వాటిని బదిలీ చేస్తుంది మరియు ఇప్పుడు C ని లెక్కించడానికి ఈ షరతులను వర్తింపజేయాలి మరియు తదుపరి ఉపన్యాసంలో మనం చేస్తాము